కీవర్డ్లు యంత్రాలు సాధనాలు వర్క్ పీస్ బాల్ స్క్రూ డ్రైవ్ లు CNC యంత్రాలు షాఫ్ట్ ఎన్కోడర్పార్ట్ ప్రోగ్రామ్లు పారిశ్రామిక ఆటోమేషన్ మరియు నియంత్రణ పై కోర్సుకు సంబంధించి 23వ పాఠానికి స్వాగతం ఈరోజు నేను ఎప్పటిలాగే సంఖ్యా పరంగా కంప్యూటర్ సంఖ్యా పరంగా నియంత్రించబడ కలిగే యంత్రాలు CNC యంత్రాల గురించి మాట్లాడుతున్నాను ఈ పాఠం యొక్క బోధనా లక్ష్యాలను పరిశీలిద్దాం అయితే పాఠం నేర్చు కున్న తర్వాత విద్యార్థులైన మీరు ఇక్కడ పేర్కొన్నవి వివరించ గలిగి ఉంటారు అవి CNC యంత్రాల యొక్క ప్రధాన లక్షణాలను వివరించటం అవి దేనితో చేయబడతాయి యంత్రం యొక్క ప్రధాన ప్రయోజనాలను వివరించగలగడం ఎందుకు మనం అంత ఖర్చు పెట్టి ఇటువంటి ఖరీదైన యంత్రాలను కొంటున్నాం పార్ట్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రధాన లక్షణాలను వివరించటం ఈ యంత్రాలు ఆటోమేటెడ్ అయినందువలన వాటిని ప్రోగ్రాం చేయ వచ్చు అందుకే అటువంటి ప్రోగ్రామ్లు ని పార్ట్ ప్రోగ్రామ్లు అంటారు కాబట్టి మనం ఈరోజు పార్ట్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక లక్షణాలను మరియు చివరిగా డ్రైవ్ ల ను చూడబోతున్నాం CNC యంత్రాలు కదలికలను సృష్టిస్తాయి అన్ని యంత్రాలు కదలికలను సృష్టిస్తాయి మరీ ముఖ్యంగా తయారీ విధానం లో ఉపయోగించే యంత్రాలు కనుక సహజంగా అవి డ్రైవ్ ల ను కలిగి ఉంటాయి అధిక లోడ్ ల ను బట్టి ఖచ్చితమైన కదలికను సృష్టించుట కొరకు అవసరమైన శక్తిని మరియు నియంత్రణ ను ఉత్పత్తి చేయదగిన సాంకేతికత అందుకే మనము వాటి యొక్క డ్రైవ్ ని మరియు CNC డ్రైవ్ లలోని అవసరాలను చూస్తాం అయితే తరువాత డ్రైవ్ సాంకేతికతను అధ్యయనం చేసినప్పుడు మనం దీనిని సూచించవచ్చు మరియు ఎలక్ట్రికల్ యంత్రాలు పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు నియంత్రణ లను ఉపయోగించి ఈ డ్రైవ్ లు వాస్తవంగా ఎలా గ్రహించ పడతాయో మనం చూద్దాం మొదట మనం ఒక మెషినింగ్ ప్రక్రియ ను చూద్దాం మనం సాధారణ లోహ తయారీ గురించి మాట్లాడుతున్నాము అంటే లోహ పదార్థాలు కాబట్టి తప్పనిసరిగా ఇది లోహపు భాగాన్ని తీసుకుని దాని నుండి లోహాన్ని కచ్చితంగా తొలగిస్తోంది తద్వారా మీరు ఒక నిర్దిష్ట జామెట్రిక్ డైమెన్షన్స్ తో ఒక నిర్దిష్ట భాగాన్ని పొందుతారు కాబట్టి తప్పని సరిగా ఇది లోహ తొలగింపు అంటే వాస్తవానికి ఇది ఒక కార్బైడ్ డైమండ్ వంటి మీకు తెలిసిన లోహము లతో తయారు చేయబడిన సాధనం ద్వారా తొలగించ బడుతుంది కాబట్టి ముఖ్యంగా పని మరియు సాధనానికి వ్యతిరేకంగా సాపేక్ష కదలికను ఉత్పత్తి చేయాలి మనకు వివిధ రకాల మెషినింగ్ ప్రక్రియలు ఉన్నాయి సర్వ సాధారణమైనది టర్నింగ్ ఇది మన కు లేత్ యంత్రాల్లో కనిపిస్తుంది అయితే లేత్ మెషిన్ లలో ఏమి జరుగుతుంది అంటే ఇది మీ దగ్గర ఉన్న వర్క్ పీస్ అది హోల్డింగ్ మెకానిజంలో ఉంచబడుతుంది దానిని చక్ అని పిలుస్తారు మరియు ఈ చక్ ఒక కుదురు ద్వారా తిప్పబడుతుంది ఇక్కడ ఒక డ్రైవింగ్ మోటార్ ఉంది అంటే మీకు ఇక్కడ ఒక మోటార్ డ్రైవ్ ఉంది అందుకే వర్క్ పీస్ తిరుగుతుంది మరియు ఇది సాధనం ఇది కదులుతున్న సాధనం హోల్డర్ అంటే దీనిని కదపగలుగుతుంది అయితే ఉదాహరణకు ఇది వర్క్ పీస్ యొక్క వ్యాసాన్ని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది అయితే ఇది తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సాధనం ఈ చివరి నుండి ఆ చివరి వరకు కదులుతుంది కొంత కోణము వరకు చొచ్చుకు పోవడంతో అంతవరకు ఉన్న లోహం రెండు వైపులా తొలగించబడుతుంది అయితే సాధనం కదలిక ఒక సైకిల్ పూర్తి అయ్యే సమయానికి వర్క్ పీస్ యొక్క వ్యాసం తగ్గుతుంది ఇదే టర్నింగ్ ఉత్పత్తి చేయు మార్గం అయితే ఈ సందర్భంలో మనం గమనించింది ఒక కుదురు ద్వారా తిప్పబడే వర్క్ పీస్ అదే సమయంలో రెక్టిలీనియార్ మోషన్ తో కూడిన ఒక సాధనం అని మరో వైపు మిల్లింగ్ అని పిలువబడే మరొక మెషినింగ్ ప్రక్రియ ను గనుక తీసు కుంటే అక్కడ మీకు కట్టర్ వుంటుంది అయితే మిల్లింగ్ కట్టర్ దంతా లు కలిగి ఉంటుంది మరియు కుదురు చేత నడపబడుతుంది మరియు ఇది పని ఇది టేబుల్ ఇది ఈ వర్క్ పీస్ రెక్టిలీనియార్ మోషన్ ను కలిగి ఉంటాయి సాధారణంగా టూ డైమెన్షనల్ రెక్టిలీనియార్ మోషన్ కలిగివున్న వర్క్ పీస్ ఇది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కదలగలదు ఇదేవిధం గా టేబుల్ కూడా కదులుతుంది కాబట్టి మీరు టూ డైమెన్షనల్ మోషన్ ను సృష్టించవచ్చు మరియు కట్టర్ ఒక ప్రదేశం లో తిరుగుతూ మరియు స్థిరంగా ఉంటుంది అయితే దీనిని టర్నింగ్ తో పోల్చి చూడండి టర్నింగ్ లో తిరిగేది ఒక మరుగుజ్జు ముక్క ఇది తిరుగుతున్న సాధనం ఇక్కడ రెండు విధాలుగా జరగ వచ్చు ఉదాహరణకు మీరు డ్రిల్లింగ్ అని పిలువబడు మరో ప్రక్రియ ను తీసుకుంటే డ్రిల్లింగ్ లో కూడా ఇది టూ డైమెన్షనల్ మోషన్ ను కలిగి ఉన్న వర్క్ పీస్ ఎందుకంటే మీరు వర్క్ పీస్ పై ఎక్కడైనా రంధ్రం వేయాలని అనుకోవచ్చు మరోవైపు వర్క్ పీస్ ఫై సాధారణంగా చాలా ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటుంది అదే సమయంలో అది ఒక రంధ్రం చేయడానికి క్రిందికి రావచ్చు కాబట్టి ఈ సందర్భంలో వర్క్ పీస్ సమర్థవంతంగా అధిక వేగ భ్రమణాన్ని కలిగి ఉంటుంది ఇది ఒక అక్షం వెంట కూడా కదల గలదు అది పని అయినా లేదా సాధనం అయినా నా ఒక అక్షం వెంట కదల గలదు మరియు తిరిగే టప్పుడు ఒక పని రెక్టిలీనియార్ మోషన్ తో ఉంటుంది ఇది టూ డైమెన్షనల్ మోషన్ కదా అయితే దీని అర్థం ఏదైనా కట్ మెటల్ కట్టింగ్ మెషీన్ సాధనం కోసం కదలిక అవసరమని మరియు వర్క్ పీస్ కోసం కదలిక అవసరమని చూపిస్తుంది మరియు ఈ కదలికలు సహజంగా చాలా ఖచ్చితం గా ఉండాలి రెండవది అతి త్వరగాచేయుటకుమీకు తెలిసిన పరిమాణాల ద్వారా పారామితి చేయబడతాయి వేగం ఇది తిరిగే భాగం యొక్క కట్టింగ్ వేగానికి సంబంధించినది అయితే ఇక్కడ ఫీడ్ అనే పదం వస్తుంది ఫీడ్ అంటే స్ట్రోక్ ఇది సాధనం యొక్క సరళ కదలిక కావచ్చు కాబట్టి టర్నింగ్ సందర్భం లో సాధనం ఎంత కదులుతుందో లేదా ఒక జాబ్ మిల్లింగ్ సందర్భం లో ఎంత కదగలదు అని గమనించవచ్చు అయితే ఒక పూర్తి చక్రంకదలిక లో ఎంత పదార్థం ఎంత లోతు పదార్థం తొలగించబడుతుంది కాబట్టి అటువంటి పారామితులు సాధారణం గా అటువంటి యంత్రాల లో అమర్చబడి ఉంటాయి మరియు సహజంగానే మీరు అర్థం చేసుకోవచ్చు మీకు గనుక మంచి ఉపరితలం అవసరం అయితే సాధారణంగా మనం ఎక్కువ లోతైన కట్ ఇవ్వలేము కాని కఠినమైన కట్ లు శీఘ్ర ఉత్పత్తి కోసం అధిక లోతు కట్ లు మరియు అధిక ఫీడ్ లను ఇవ్వగలము కాబట్టి సహజంగానే మీరు ఉక్కు వంటి లోహాన్ని తొలగిస్తున్నారు కాబట్టి సహజంగా ఇది డ్రైవ్ పైన చాలా లోడ్ ని ఉంచుతుంది కాబట్టి చాలా ఎక్కువ లోడ్లకు వ్యతిరేకంగా చాలా ఖచ్చితమైన కదలికలను సృష్టించాలనే ఆలోచన ఉండాలి వర్క్ పీస్ ఇది మీకు సాధారణంగా కదలిక ఎలా సృష్టించబడిందో చూపిస్తుంది కాబట్టి వాస్తవానికి సాధనం కదలిక చాలా సులభం ఇది కేవలం స్పిండిల్ డ్రైవ్ మోటార్ యొక్క షాఫ్ట్ కు అనుసంధానించబడి ఉంది కాబట్టి మిల్లింగ్ సందర్భంలో మోటార్ సాధనాన్ని తిరిగేలా చేస్తుంది లేదా టర్నింగ్ సందర్భంలో వర్క్ పీస్ లేదా చక్ తిరుగుతుంది అది చాలా సులభమైనది టేబుల్ యొక్క టూ డైమెన్షనల్ కదలికను సృష్టించడానికి ఒక స్లైడ్ ఉన్న చోట ఒక విధమైన యంత్రాంగం సృష్టించబడుతుంది అయితే ఇక్కడ మనం ఒక దిశలో కదలికను మాత్రమే చూపిస్తాము అందువలన దీనిలో స్లయిడ్ దిశ స్లయిడ్ దీనితో పాటు కదలగలదు ఎందుకంటే ఇది బాల్ స్క్రూ తో అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇదే బాల్ స్క్రూ ఇప్పటికీ డ్రైవ్ ఒక మోటార్ కాబట్టి బాల్ స్క్రూ తో ఒక గేర్ ద్వారా మోటార్ జత చేయబడి ఉంది కాబట్టి బాల్ స్క్రూ తిరిగేటప్పుడు ఈ స్లయిడ్ ఈ విధంగా లేదా ఆ విధంగా కదలగలదు స్క్రూ మోషన్ లాగా మరియు ఈ బాల్ స్క్రూ లు చాలా చక్కగా రూపొందించబడ్డాయి అంటే ఖచ్చితమైన కదలిక సృష్టించబడుతుంది మరియు తయారీ యొక్క ఖచ్చితత్వాన్న ప్రభావితం చేసే బ్యాక్ లాష్ వంటివి కనిష్టీకరించబడతాయి అవి వాస్తవానికి ఇంజనీరింగ్ డిజైన్ ద్వారా తగ్గించబడతాయి మరియు ఈ యంత్రాలలో మిగిలి ఉన్న వాటిని కూడా ఎక్కువగా పరిహారించవచ్చు కాబట్టి మీరు యంత్రం యొక్క లక్షణాన్ని పరిశీలిస్తే మనం స్పిండిల్ డ్రైవ్ చేత సృష్టించబడిన భ్రమణ కదలిక ను సృష్టించాలి మరియు టేబుల్ డ్రైవ్ ద్వారా సృష్టించబడిన సరళ కదలిక ను మనం సృష్టించాలి టేబుల్ డ్రైవ్ లో ప్రాథమికంగా డ్రైవ్ తిరుగుతున్నప్పుడు బాల్ స్క్రూ లేదా రాక్ పినియన్ ఉపయోగించి సరళ చలన మార్పిడి జరుగుతుంది సాధారణంగా బాల్ స్క్రూ మంచి ఖచ్చితత్వాన్ని మరియు మార్గదర్శకాలను ఇస్తుంది కాబట్టి ఎటువంటి విలోమ కదలిక ఉండదు డ్రైవ్ అందించిన దిశలో కదలికలు ఖచ్చితంగా ఉంటాయి ఈ డ్రైవ్ లు సాధారణంగా సర్వో మోటార్ డ్రైవ్ లు ఎందుకంటే మీకు ఖచ్చితమైన చలన నియంత్రణ ఉండాలి మరియు మీకు మంచి ట్రాన్సియెంట్ ప్రతిస్పందన ఉండాలి ఎందుకంటే డ్రైవ్ లు చాలా ఖచ్చితమైన స్థాన నియంత్రణ అవసరం కాబట్టి అవి సరైన క్షణాల్లో ప్రారంభించాలి మరియు ఆపాలి మరికొన్నిసార్లు కటింగ్ సమయంలో వేగ నిష్పత్తులను రెండు అక్షాల తో పాటు నిర్వహించాల్సి ఉంటుంది ఉపరితలాలు స్థూపాకార ఉపరితలాలు లేదా కటింగ్ కార్నర్ లు వంటివి అందుకే మనం సర్వో మోటార్ డ్రైవ్ లు DC డ్రైవ్ లు స్టెప్పేర్ మోటార్ లేదా AC డ్రైవ్లను ఉపయోగిస్తాము చాలా పెద్ద యంత్రాల కోసం మీరు హైడ్రాలిక్ డ్రైవ్ లను కూడా ఉపయోగించవచ్చు కాని సాధారణంగా మనం DC మరియు AC డ్రైవ్ లను ఉపయోగిస్తాము చాలా చిన్న విషయాల కోసం స్టెప్పర్ డ్రైవ్ లు ఉపయోగినచబడతాయి కాని అవి సాధారణంగా అంత అధిక రేటింగ్ కాదు కాబట్టి DC మరియు AC డ్రైవ్ లు సాధారణంగా ఉపయోగించబడతాయి ఎక్కువగా DC డ్రైవ్ లు DC మరియు BLDC డ్రైవ్ లు కాబట్టి మనం ఈ డ్రైవ్ లను వివరంగా చూస్తాము మన పాఠాలలో డ్రైవ్ లలో మరికొన్ని వివరాలను చూస్తాము అప్పుడు మీరు సహజంగానే కొంత అభిప్రాయానికి వస్తారు షాఫ్ట్ ఎన్కోడర్ల వంటి డిజిటల్ ఫీడ్బ్యాక్లు లేదా మీరు రిసాల్వర్ లను కలిగి ఉండవచ్చు కొన్నిసార్లు మీరు LVDTలు లేదా పొటెన్షియోమీటర్లు మొదలైన స్థాన సెన్సార్ను కలిగి ఉండవచ్చు కాబట్టి ప్రాథమికంగా మీరు భ్రమణపరంగా ఖచ్చితమైన కదలికను సృష్టించాలి కాబట్టి కదలికలను సృష్టించడానికి మీకు ఖచ్చితమైన మోటారు డ్రైవ్లు అవసరం మరియు మీకు వేగం మరియు స్థానం ఫీడ్బ్యాక్ అవసరంకాబట్టి అవి సెన్సార్లచే అందించబడతాయి మరియు అదేవిధంగా మీకు యాంత్రిక ఏర్పాట్లు ఉన్నాయి ఇవి బాల్ స్క్రూ వంటి ఖచ్చితమైన కదలికను సృష్టిస్తాయి కాబట్టి ఇవి యంత్రం యొక్క ప్రధాన భాగాలు వాస్తవానికి వివిధ రకాల సహాయక భాగాలు ఉన్నాయి ఉదాహరణకు టూల్ వర్క్ పీస్ ఇంటర్ఫేస్ వద్ద చాలా ఎక్కువ ఉష్ణ ఉత్పత్తి ఉంటుందని మీకు తెలుసు కాబట్టి శీతలకరణి ని నేరుగా వర్తింపజేయాలి ద్రవ శీతలకరణి ని నేరుగా టూల్ వర్క్ పీస్ ఇంటర్ఫేస్ వద్ద వర్తింపజేయాలి తద్వారా ఇంటర్ఫేస్ వేడెక్కదు ఎందుకంటే ఇది మెషినింగ్ నాణ్యత ను ప్రభావితం చేస్తుంది కాబట్టి శీతలకరణి మరియు అన్ని రకాల ఇతర విషయాలు ఉన్నాయి ఆటోమేషన్ కోసం మొత్తం ఆటోమేషన్ సెటప్లు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ప్రోగ్రామ్ ప్రవేశపెట్టవచ్చు కాబట్టి ఆపరేటర్ కాబట్టి అవి సహాయక భాగాలు శక్తి వంటివి వాస్తవానికి ఈ యంత్రాల గురించి త్వరలో అభివృద్ధి చేయబడి చాలా విషయాలు పొందవలసి ఉందని అర్థం చేసుకోవలసి ఉంది మనం యంత్రాలను గనుక ఖచ్చితం గా నియంత్రించ గలిగితే మీకు డిజిటల్ పద్ధతులను ఉపయోగించడం తెలుసు మరియు చివరకు కంప్యూటర్ ద్వారా ముఖ్యంగా మైక్రోప్రాసెసర్ ల వంటి భాగాల ద్వారా ఇంటర్ఫేస్ చేయవచ్చుకాబట్టి ఈ రకమైన నియంత్రికలు యంత్రం యొక్క చాలా ఖచ్చితమైన నియంత్రణ కు దారి తీస్తాయి ఇది సాధారణం గా మాన్యువల్ ఆపరేటర్ ద్వారా సాధ్యం కాదు కాబట్టి ఈ వ్యవస్థలు చాలా అధిక నాణ్యత ఇంజనీరింగ్ కు దారితీస్తాయని మరియు ఉత్పాదకత లేని సమయాన్ని కూడా తగ్గిస్తుందని త్వరలో గ్రహించబడుతుంది ఇప్పుడు ఈ సంఖ్యా నియంత్రణ అను పదం EIA చేత నిర్వచించబడింది దీనిలో సంఖ్యా డేటా ను ప్రత్యక్షంగా చొప్పించడం ద్వారా చర్యలు నియంత్రించబడతాయి కాబట్టి ఏదో ఒక సమయంలో యంత్రాన్ని నియంత్రించడానికి సంఖ్యా డేటా తప్పనిసరిగా ఉపయోగించబడాలి మరియు సిస్టమ్ ఈ డేటా లో కొంత భాగాన్ని స్వయంచాలకంగా అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు కంప్యూటర్ లేకపోయినా మీకు పేపర్ పంచ్ కార్డ్ రీడర్ ఉండవచ్చు అవి మీకు సాధారణమైనవి అవి CNC యంత్రాలు ప్రారంభ వెర్షన్లు కాబట్టి మీ వద్ద ఉన్నప్పటికీ మీకు ఒక పేపర్ టేప్ తెలుసు మరియు పేపర్ టేప్ రీడర్ ఉండాలి మరియు ఆ రీడర్ కదలిక ను సృష్టించగలగాలి కాబట్టి స్పష్టమైన ఎలక్ట్రానిక్ కంప్యూటర్ లేక పోయినా ఇక్కడ పేపర్ టేప్ లో కూడా మీకు కొంత సంఖ్యా డేటా ఉంది ఇది పంచ్ చేయబడి ఉంటుంది ఆ సంఖ్యా డేటా ప్రకారం యంత్రం నియంత్రణ లో ఉంటుంది అందుకే దీనిని సంఖ్యా నియంత్రణ అంటారు కానీ ఆధునిక యంత్రాలలో ఈ విషయాలు అస్సలు లేవు ఆధునిక యంత్రాలు అన్నీ కంప్యూటర్ నియంత్రణ లో ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా కంప్యూటర్ సంఖ్యా పరంగా నియంత్రించబడుతుంది అంటే కంప్యూటర్ నియంత్రణ అని అర్థం కాబట్టి ఇది సాధారణంగా మైక్రోప్రాసెసర్ కావచ్చు ఇది పారిశ్రామిక PC కావచ్చు కొన్నిసార్లు ఇది ఒక PLC ఉంటుంది కాబట్టి వివిధ రకాల పారిశ్రామిక కంప్యూటర్ లు ఉపయోగించబడతాయి కాబట్టి ఇది ప్రాథమికంగా ఆపరేటర్ల మాన్యువల్ చర్యల ను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది మరియు అందువల్ల యంత్రాల ఆపరేషన్కు అవసరమైన సూచనలు పార్ట్ ప్రోగ్రామ్ లు అని పిలువబడు ప్రోగ్రామ్ రూపం లో వ్రాయబడతాయి యంత్రాల ద్వారా వివరించబడిన మరియు అమలు చేయబడిన కార్యకలాపాల ను వివరిద్దాం కాబట్టి పార్ట్ ప్రోగ్రామ్లను ఉపయోగించి ఎలాంటి పనులు చేయవచ్చో కొద్దిసేపటి తరువాత చూస్తాము సాధారణం గా ఈ CNC యంత్రాలు చాలా ఖరీదైన వి కాబట్టి ప్రతిఒక్కరూ దీనిని భరించలేరు లేదా ప్రతి రకమైన ఉత్పాదక కార్యకలాపాల కోసం ఒక CNCని కొనుగోలు చేయాలి కాబట్టి CNC మంచిది తరచూ చిన్న చిన్న భాగాలలో ప్రాసెస్ చేస్తుంటాం ఎందుకంటే మీరు తరచూ చిన్న చిన్న భాగాలలో ప్రాసెస్ చేస్తే ఒకవేళ మీరు ఆటోమేషన్ ఉపయోగించకపోతే చివరికి మీరు చాలా సమయాన్ని సెటప్ సమయం ద్వారా వృధా చేస్తారు ఎందుకంటే మీకు ప్రతిసారీ ప్రాసెస్ కొరకు క్రొత్త భాగం ఉండ వచ్చు సెటప్ చేయడానికి మంచి సమయాన్ని వెచ్చించిన తరువాత మీరు తయారు చేస్తారుకాబట్టి మీరు కొద్దిసేపు తయారు చేయబోతున్నారు ఆపై మళ్ళీ చిన్న చిన్న భాగాలలో ప్రాసెస్ ఉన్నందున మీరు సెటప్లో సమయం గడప వలసి ఉంటుంది కాబట్టి వాస్తవ ఉత్పాదక సమయం లోహాన్ని కట్ చేసే సమయం వాస్తవానికి తగ్గుతుంది కాబట్టి CNC యంత్రం దీనికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆటోమేషన్ ను ఉపయోగించి ఆ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది పార్ట్ జ్యామితి సంక్లిష్టంగా ఉన్న చోట మీరు నిజంగా ఆపరేటర్ నైపుణ్యం మీద ఆధారపడవలసిన అవసరం లేదు మీరు కేవలం ఒక ప్రోగ్రామ్ వ్రాయవలసి ఉంటుంది మీరు సరైన పార్ట్ ప్రోగ్రామ్ ను ఉత్పత్తి చేయాలి మరియు పార్ట్ ప్రోగ్రామ్ సరైనది అయితే ఆటోమేటెడ్ యంత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆపరేటర్ నైపుణ్యం తో సంబంధం లేకుండా అవసరమైన జ్యామితి ని సరిగ్గా ఉత్పత్తి చేస్తుంది ఈ యంత్రాల లోని పరిమితులు దగ్గర టాలరెన్స్ తో ఉంటాయి ఎందుకంటే మీరు వర్తింపచేసే నియంత్రణ లు చాలా అధునాతనమైనవి మాన్యువల్ ఆపరేటర్ లకు అటువంటి నియంత్రణను వర్తింపజేయడం సాధ్యం కాదు మరియు అందువల్ల టాలరెన్స్లకు చాలా ఎక్కువ సమ్మతిని గ్రహించవచ్చు ఒక భాగంలో అనేక ఆపరేషన్లు అవసరమైనప్పుడు సమయాన్ని సెటప్ చేయడానికి కేటాయించ వలసి ఉంటుంది మీకు దానిపై వివిధ రకాల సాధనాలు పని చేయ వలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు సాధనాల ను మార్చడం ద్వారా చాలా సమయాన్ని కోల్పోతారు ఆటోమేటిక్ టూల్ చేంజింగ్ మరియు అనేక రకాల టూల్ మేగజైన్ ల వంటి సాంకేతిక పరిజ్ఞానాల తో ఈ టూల్ చేంజింగ్ సాధారణంగా CNC యంత్రాలలో చాలా సమర్థవంతంగా సాధించబడుతుంది మరియు భాగాలు ఖరీదైనవి భాగాలు ఖరీదైనప్పుడు తయారీ లోపం వల్ల కొంత భాగం వృథా అవుతుందని ఒక అవకాశం తీసుకోవడానికి మీరు ఇష్టపడరు అందుకే మీరు ఒక యంత్రాన్ని సహాయంసరిగా ఏర్పాటు చేసిన తర్వాత సహాయం అది పొరపాటు లేదా వైఫల్యం లేకుండా పని చేస్తుంది మరియు భాగాలను ఉత్పత్తి చేయడంలో అది సహాయం చేస్తుంది ఇంజనీరింగ్ రూపకల్పన మళ్లీ కొద్దిగా మారి నప్పుడు మళ్ళీ ఇది సెటప్ సమయానికి కూడా సంబంధించినది కాబట్టి ప్రాథమికంగా రెండు పాయింట్ లు మొదట మంచి మొత్తంలో సెటప్ సమయం అవసరమయ్యే పరిస్థితులలో మరియు రెండవది పరిస్థితులలో చాలా ఎక్కువ నైపుణ్యాలు ఉన్న పరిస్థితులను తీర్చడం సంక్లిష్ట జ్యామితి మరియు దగ్గరి టాలరెన్స్ అవసరం కాబట్టి ఈ రెండు కారణాల వల్లనే CNCలు CNC ఇతర యంత్రాలు లేదా మానవీయంగా పనిచేసే యంత్రాలపై స్కోర్ చేయబడుతున్నాయి కాబట్టి మీకు వశ్యత ఉన్న ప్రయోజనాలుఅప్రయోజనా లలో ప్రోగ్రామింగ్ ద్వారా సాధించబడేది ఒక ప్రయోజనం కాబట్టి మీరు సులభంగా మార్చవచ్చు ప్రోగ్రామ్ ను మార్చండి మరియు మీ మొత్తం సెటప్ మార్చబడుతుంది లేదా మీరు ప్రీ స్టోర్డ్ ప్రోగ్రామ్ లను లోడ్ చేసి ఉపయోగించవచ్చు ఇది చాలా వేగవంతమైన ఆపరేషన్ అవుతుంది ప్రతికూలతలు ఆక్కూరసీ ఫ్లెక్సిబిలిటీ మరియు ఆక్కూరసీ ప్రతికూలత సంబంధిత ప్రతికూలతలలో ఒకటి ఖర్చు కావచ్చు కాబట్టి ఈ యంత్రాలు చాలా ఖరీదైనవి మరియు చాలా ఎక్కువ ఖర్చు మరియు నిర్వహణను కలిగి ఉంటాయి కాబట్టి ఈ యంత్రాల కోసం మీకు చాలా నిపుణుల నిర్వహణ అవసరం ఎందుకంటే అవి సరిగా నిర్వహించకపోతే అవి దెబ్బతింటాయి చివరకు అవి వాటి ఖచ్చితత్వాన్ని కోల్పోతాయి కాబట్టి సమయాన్ని తగ్గించడం వల్ల ఉత్పాదకత చాలా మెరుగుపడుతుంది స్వయంచాలక సాధనం మార్చడం ఇది మళ్లీ సెటప్ సమయాన్ని తగ్గిస్తుంది నా ఉద్దేశ్యం ఉత్పాదకత లేని సమయం కొన్నిసార్లు ఈ యంత్రాల లో కొన్ని స్వాభావిక మెటీరియల్ హ్యాండ్లింగ్ ను కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఒక సాధనాన్ని మార్చాలనుకుంటేయంత్రం యంత్రాన్ని ఆపివేస్తుంది సాధనాన్ని బయటకు తీసి టూల్ మ్యాగజైన్ లో ఉంచుతుంది మరొక సాధనాన్ని బయటకు తెస్తుంది కాబట్టి ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ పని యంత్రం ద్వారా నిర్వహించబడుతుంది స్క్రాప్ రేటు తగ్గుతుంది ఎందుకంటే శాస్త్రీయ ఆప్టిమైజేషన్ పద్ధతులను ఉపయోగించి పార్ట్ ప్రోగ్రామ్లు జాగ్రత్తగా వ్రాయబడినవి అని ఊహించవచ్చు మీకు మరింత ఖచ్చితమైన ఆపరేషన్ ఉన్నందున మీరు ఇచ్చిన పదార్థం నుండి సరైన పదార్థ వినియోగాన్ని కలిగి ఉంటారు కాబట్టి స్క్రాప్ రేటు తగ్గించబడుతుంది మానవశక్తి తగ్గుతుంది ఎందుకంటే ఈ యంత్రాలలో ఎక్కువ భాగం స్వయంచాలకంగా చేయవచ్చు కొన్నిసార్లు మీరు ఒక రోజుకు ఒక యంత్రాన్ని ప్రోగ్రామ్ చేసి ఒకేసారి తగినంత వర్క్ మెటీరియల్ తో ఫీడ్ చేసి ఆపై ఎలాంటి పర్యవేక్షణ లేదా ఎలాంటి ఆపరేటింగ్ పర్సనల్ లేకుండా రోజంతా దీన్ని నడుపుతారు ఈ యంత్రాలు ఒకదాని తరువాత ఒకటి భాగాలను తయారు చేయగలవు అవి పనికిరాని సమయాన్ని తగ్గిస్తాయి ఎందుకంటే దాని ఖర్చు కోసం అధిక మొత్తాన్ని చెల్లించడం ద్వారా మీకు లభించే ప్రయోజనాలు ఇవి కాబట్టి అవి పనికిరాని సమయాన్ని తగ్గించు నందువల్ల ఈ యంత్రాలు చాలా బాగా తయారయ్యాయి అని అర్థం చేసుకోవాలి వాటి ఇంజనీరింగ్ చాలా బలంగా ఉంటుంది మరోవైపు ప్రతికూలత ఏమిటంటే ఈ యంత్రాల నిర్వహణకు చాలా నైపుణ్యం కలిగిన ఆపరేటర్ అవసరం ఆపరేషన్ లో నైపుణ్యం మాత్రమే కాకుండా వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉదాహరణకు పార్ట్ ప్రోగ్రాం రైటింగ్ మొదలైన వాటికి నైపుణ్యం కలిగిన ఆపరేటర్లు అవసరం కావచ్చు అయితే అనేక పరిస్థితులలో CNC యంత్రాలు తగినంతగా సమర్థించబడుతున్నాయని మనం చూశాము స్వయంచాలకంగా తయారీ కోసం ఈ CNCలు ఎలాంటి కదలికలు సృష్టించవచ్చో ఇప్పుడు మనం చూస్తాము సాధారణంగా రెండు రకాల యంత్రాలు ఉన్నాయి ఒక రకమైన యంత్రాలు పాయింట్ టు పాయిం కదలికలు సృష్టించగల సామర్థ్యం కలిగి ఉంటాయి అయితే సాధారణంగా డ్రిల్లింగ్లో ఉపయోగిస్తారు మీరు ఇక్కడ ఒక రంధ్రం వేయండి ఇక్కడ ఒక రంధ్రం ఇక్కడ ఒక రంధ్రం ఇక్కడ మరియు ఇక్కడ అయితే మీరు కొన్ని పాయింట్లను పేర్కొంటున్నారు కాబట్టి యంత్రం ఒక బిందువుకు వస్తోంది ఒక నిర్దిష్ట ఆపరేషన్ ను తీసుకువస్తుంది ఆపై మళ్ళీ మరొక పాయింట్ కి వెళుతుంది మరియు మరొక ఆపరేషన్ చేయటానికి వస్తుంది కాబట్టి యంత్రాలు చేస్తున్న ఆపరేషన్ తప్పనిసరిగా డ్రిల్లింగ్ వంటి పాయింట్ ఆపరేషన్ లు మరోవైపు మరోవైపు మీరు పేర్కొనగల వ్యవస్థలు మీకు ఉన్నాయి కోఆర్డినేట్ స్పేస్ లో పాయింట్లను ప్రారంభించండి మరియు ఎండ్ పాయింట్ ఆపై ఒక రకమైన ఇంటర్పోలేషన్ ను పేర్కొనండి దీనిని సర్కులర్ ఇంటర్పోలేషన్ అని చెప్పవచ్చు కాబట్టి యంత్రం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది మరియు మీ సూచనలను బట్టి ఒక ఆర్క్ కట్ అవుతుంది మనం సర్కులర్ ఇంటర్పోలేషన్ గురించి మాట్లాడుతున్నాం అని అనుకుందాం ఇక్కడ నుండి ఇక్కడకు ఒక ఆర్క్ను కట్ చేస్తుంది లేదా ఈ రెండు పాయింట్ల మధ్య ఒక ఆర్క్ను కట్ చేస్తుంది కనుక ఇది మీరు పేర్కొన్నవాటిపై ఆధారపడి ఉంటుంది మీరు క్లాక్ వైస్లో ఆర్క్ను పేర్కొన్నట్లయితే ఇది డ్రా చేయ బడుతుంది మీరు యాంటీ క్లాక్ వైస్లో ఆర్క్ను పేర్కొన్నట్లయితే ఇది కట్ చేయ బడుతుంది కాబట్టి వీటిని కాంటౌరింగ్ సిస్టమ్ లు అని పిలుస్తారు ఇక్కడ నియంత్రిత కట్టింగ్ అంతటా కొనసాగుతుందని మీరు గమనించవచ్చు సర్కల్ వంటి కొన్ని రకాల ప్రొఫైల్లను సాధించగలిగితే టేబుల్ కోసం X మరియు Y అక్షం డ్రైవ్లు ఆ ఆకృతి ని పొందగలిగేలా చాలా సమన్వయం చేయబడాలి కాబట్టి కోఆర్డినేట్ సిస్టమ్ లను నిర్వచించడం ప్రాథమికమైనది ఎందుకంటే అన్ని పార్ట్ ప్రోగ్రామ్ సూచనలు ఇవ్వబడ్డాయి వాటిలో చాలావరకు ముఖ్యంగా ప్రధాన కట్టింగ్ సూచనలు పార్ట్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ అన్నీ వేర్వేరు కోఆర్డినేట్లు కాబట్టి కోఆర్డినేట్ స్పేస్ వాస్తవానికి చాలా సులభం ఇది X వంటిది క్షమించండి కాబట్టి ఇది ఈ దిశలో X Y ఈ దిశలో రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ Z వర్టికల్ దిశగా ఉంటుంది మరియు అందువల్ల మీరు కూడా అదే విధంగా రోటేషనల్ డైరెక్షన్ ను నిర్వచించవచ్చు కాబట్టి మీరు మళ్ళీ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ను తీసుకుని మీరు మీ వేళ్లను దీని చుట్టూ వంకరగా ఉంఛ గలిగి తే ఇది పాజిటివ్ దిశ అవుతుంది ఇక్కడ బొటనవేలు పాజిటివ్ Z అక్షం వైపు చూపుతుంది కాబట్టి ఇవి పాజిటివ్ రోటేషన్స్ గా ఉంటాయి మరియు ఇవి పాజిటివ్ ట్రాన్స్లేషన్స్ అవుతాయి అప్పుడు ఈ పాయింట్ మరియు కోఆర్డినేట్ లన్నీ రెండు విధాలుగా ప్రస్తావించబడతాయి ఒకటి ఇంక్రిమెంటల్ లేదా అబ్సొల్యూట్ సిస్టమ్ సాధారణంగా అబ్సొల్యూట సిస్టమ్ కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఈ నాలుగు పాయింట్ల యొక్క x అక్షం కోఆర్డినేట్లను పేర్కొనాలనుకుంటే ఇంక్రిమెంటల్ సిస్టమ్ లో ఇది ఇక్కడ X అని అనుకుందాం ఇక్కడ x కోఆర్డినేట్ X కాబట్టి ఇది X 300 అవుతుంది అదేవిధంగా ఇది మీరు X 300 చేసిన తర్వాత ఇప్పుడు మీరు ప్రస్తుతం ఒకటి వద్ద ఉన్నారు కాబట్టి ఇప్పుడు X అనేది X 300 లో ఈ పాయింట్ యొక్క X కోఆర్డినేట్ మరియు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్ X 500 అయితే ఇంక్రిమెంటల్ సిస్టమ్ లో మీరు దీన్ని ఎల్లప్పుడూ ప్రస్తుత పాయింట్ నుండి ప్రారంభించాలి కాబట్టి ఇక్కడ ప్రస్తుత పాయింట్ 200 గా ఉంటుంది యంత్రానికి తదుపరి సూచన X 300 అవుతుంది వాస్తవానికి ఇది 200 అయి ఉండాలి కాబట్టి X 300 X 200 అప్పుడు X అప్పుడు మీరు ఈ పాయింట్ కు వస్తారు మరియు మీరు మూడుకి వెళ్లాలనుకుంటే మీరు X 300 చేయాలి మరియు తరువాత మూడు నుండి ఒకటి వరకు X 200 చేయాలి కాబట్టి మీరు ఈ మార్గంలో వెళ్ళాలి మరో వైపు మీరు అబ్సొల్యూట సిస్టమ్ ను ఉపయోగిస్తుంటే మీరు ఎల్లప్పుడూ యంత్రం యొక్క కోఆర్డినేట్ స్పేస్ లో ఊహించిన స్టేషనరీ ఆరిజిన్ నుండి ప్రారంభించాలి ఇప్పుడు X 300 X 500 300 200 500 నాలుగు కోఆర్డినేట్ లు అవుతాయి మరియుమళ్ళీ ఇది X200 అవుతుంది ఎందుకంటే ఇది 200 తరువాత చివరకు X ఇప్పుడు అబ్సొల్యూట సిస్టమ్ కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుకంటే మీరు ఈ ప్రదేశాలలో రంధ్రం వేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం కాబట్టి ఈ స్థానం ఎర్రర్ అయినప్పటికీ అబ్సొల్యూట్ సిస్టమ్ లో అయితే ఈ స్థానంలో ఏ మార్పు ఉండదు కానీ ఇది ఇంక్రిమెంటల్ సిస్టమ్ అయితే ఒకానొక సమయంలో జామెట్రిక్ కోఆర్డినేట్ లు ఒకేలా ఉండకపోతే మిగతా అన్ని జామెట్రిక్ కోఆర్డినేట్ లు ప్రభావితం అయ్యేందుకు అధిక అవకాశం ఉంది కోఆర్డినేట్ లను అందించే విధానం ఇంక్రిమెంటల్ అయితే ఇది X పొజిషన్ ఒక యూనిట్ కూడా ఉంటుంది X పొజిషన్ లు సాధారణంగా ప్రాథమిక పొడవు యూనిట్ పరంగా ప్రస్తావించబడతాయి కాబట్టి ప్రాథమిక పొడవు యూనిట్ మీకు షాఫ్ట్ ఎన్కోడర్ ఉందని అనుకుందాం కాబట్టి షాఫ్ట్ ఎన్కోడర్ ఒక రెవల్యూషన్ కు 500 పల్స్ లను ఇస్తుంది దీన్ని చేద్దాం ప్రాథమిక పొడవు యూనిట్ ఏమిటో అర్థం చేసుకోవడానికి షాఫ్ట్ ఎన్కోడర్ ప్రతి భ్రమణానికి 500 పల్స్ లు ఇస్తుందని అనుకుందాం మరోవైపు బాల్ స్క్రూ లేదా బాల్ స్క్రూ పిచ్ 1mm కాబట్టి ఒక భ్రమణం 1mm పురోగతికి సమానం 1mm స్థానభ్రంశం కాబట్టి ఇప్పుడు షాఫ్ట్ ఎన్కోడర్ యొక్క ఒక పల్స్ 1500mm 0 002mmకి సమానం కాబట్టి ఇది ప్రాథమిక పొడవు యూనిట్ ఇది స్థానభ్రంశం యొక్క అతి చిన్న యూనిట్ ఇది యంత్రం తెలుసుకోగల అతి చిన్న స్థానభ్రంశం ఎందుకంటే ఇది ఎన్కోడర్ యొక్క ఒక పల్స్ అవుతుంది ఇది అతి చిన్నది మరియు దీనిని ప్రాథమిక పొడవు యూనిట్ లు అంటారు కాబట్టి ఇవన్నీ సాధారణంగా ప్రాథమిక పొడవు యూనిట్ పరంగా చెప్పవచ్చు అదేవిధంగా మీకు సర్కులర్ ఇంటర్పోలేషన్ ఉంటే మీరు ప్రారంభ సమయం ఇవ్వండి అని అడగాలి క్షమించండి కాబట్టి మీరు ప్రారంభ కోఆర్డినేట్ ఇవ్వాలి మీరు ముగింపు కోఆర్డినేట్ ఇవ్వాలి మరియు ఇది సర్కులర్ ఆర్క్ అవుతుంది కాబట్టి మీరు సెంటర్ యొక్క కోఆర్డినేట్ ఇవ్వాలి లేదా కోఆర్డినేట్ బదులుగా దూరం X మరియు Y యొక్క సెంటర్ యొక్క దూరం మరియు కొన్నిసార్లు మీరు దీన్ని ఇవ్వగలిగితే మీరు వృత్తాన్ని గీయగలగాలి కొన్నిసార్లు తుది బిందువు ఇవ్వబడుతుంది కాబట్టి ఇది తుది బిందువు కాబట్టి వీటిని ఇచ్చినట్లయితే మీరు దీనిని సెంటర్ గా సర్కులర్ ఆర్క్ ను గీయాలి మరియు ఈ సర్కులర్ ఆర్క్ వెంట సాధనాన్ని తీసుకువెళ్లాలి కాబట్టి ఈ విధంగా మీరు సర్కిల్ యొక్క పారామితులు పేర్కొనవచ్చు కాబట్టి ఈ I మరియు J సర్కిల్ యొక్క కోఆర్డినేట్ లను ఈ K మరియు KE రెండు ఎండ్ పాయింట్ లను ఇస్తాయి అప్పుడు మీరు ఈ విధంగా కూడా సర్కిల్ గీయవచ్చు ఇది ప్రారంభం కాబట్టి మీరు ఈ సర్కిల్ గీయాలనుకుంటే మీరు క్లాక్ వైస్ లో వెళతారు మీరు ఈ సర్కిల్ గనుక గీయాలనుకుంటే మీరు యాంటీ క్లాక్ వైస్ లో వెళతారు కాబట్టి సర్కిల్ క్లాక్ వైస్ లో లేదా వ్యతిరేక యాంటీ క్లాక్ వైస్ లో గీయాలా వద్దా అని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఈ ఒకటి లేదా ఇది తయారు చేయబడుతుంది కాబట్టి ఇవి వివిధ అక్షాల తో పాటు ఉన్న సర్కులర్ ఇంటర్పోలేషన్ దిశలు